నేటి ఉపన్యాసం కోఆపరేటివ్ గ్రూప్ లెర్నింగ్ అనే దానిపై ఉంటుంది మునుపటి ఉపన్యాసంలో యాక్టివ్ లెర్నింగ్ ఏమిటో చూశాము ఈ రోజు కోఆపరేటివ్ గ్రూప్ లెర్నింగ్ ఏమిటో చూద్దాం కోఆపరేటివ్ గ్రూప్ లెర్నింగ్సరళమైన రీతిలో అర్థం చేసుకోవచ్చు మనం సరళమైన రీతిలో ప్రారంభిస్తాము ఏమీ కాదు సమూహంలో యాక్టివ్ లెర్నింగ్ మీరు ఒక సమూహంలో యాక్టివ్ లెర్నింగ్ కలిగి ఉన్న ఒక సమూహాన్ని కలిగి ఉన్నారు కాబట్టి మీరు సమూహ సభ్యులందరినీ బాగా నేర్చుకోవడంలో సహాయపడతారు దీన్నే కోఆపరేటివ్ గ్రూప్ లెర్నింగ్ అంటారు వీటన్నింటికీ చాలా పరస్పర సంబంధాలు మరియు మొదలగునవి ఉన్నాయని మీరు చూస్తారు అది దాని స్వభావం మనం చాలా చక్కగా నిర్వచించటానికి ప్రయత్నించవద్దు మరియు ఇతర విషయాలను అలా మినహాయించటానికి ప్రయత్నించవద్దు అది తీసుకోవటానికి చాలా మంచి విధానం కాదు మేము ప్రతి పదానికి ప్రత్యేకతలు ఉంటాయి అందుకే వాటిని వేర్వేరు పదాల ద్వారా పిలుస్తారు ఏదేమైనా వివిధ అంశాల మధ్య అంతర్లీన కనెక్టివిటీ ఉంటుంది అన్నింటికంటే ప్రతి ఒక్కరూ చాలా బాగా నేర్చుకుంటారు కాబట్టి సారూప్యతలు ఉంటాయి ఖచ్చితంగా తేడాలు ఉంటాయి మరియు మొదలగునవి వాటి గురించి మనం ఎక్కువగా చింతించకుండా ముందుకు వెళ్దాం తక్కువ నైపుణ్యం ఉన్న సమూహ సభ్యులు వారు ఒక సాధారణ లక్ష్యం సందర్భంలో తోటివారి పరస్పర చర్య ద్వారా వారి సామర్థ్యాలను మెరుగుపరుస్తారు అదే జరుగుతుంది ఏ సమూహంలోనైనా విభిన్న సామర్ధ్యాలు ఉంటాయి వాస్తవానికి మనం దీనిని కోర్సు యొక్క తరువాతి భాగంలో చాలా వివరంగా చూస్తాము ఈ సభ్యులు ఒకరితో ఒకరు సంభాషించేటప్పుడు అంత నైపుణ్యం లేని వ్యక్తులు తోటివారితో సంభాషించడం ద్వారా వారి అభ్యాసాన్ని మెరుగుపరుచుకుంటారు వాస్తవానికి ఒకరి అభ్యాసాన్ని మెరుగుపర్చడానికి చాలా మంచి మార్గం అని నిరూపించబడింది మరియు మరొక వైపు మరింత నైపుణ్యం ఉన్నవారు వారి సమూహ సభ్యులకు సహాయం చేసేటప్పుడు విషయాలు తేలికగా వస్తాయి మరియు అనధికారిక నేపధ్యంలో అనధికారిక సందర్భంలో సాధారణ లక్ష్యం యొక్క అదే సందర్భంలో ఈ విధంగా ఇవన్నీ సున్నితంగా మారతాయినేను మరియు నేను వర్సెస్ నువ్వు పోటీ లేదు మరియు మొదలగునవి నేర్చుకోవడం చాలా మెరుగవుతుంది సంతృప్తి చాలా పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ లాభపడ్తారు ఎవరో ఒక అధిక నైపుణ్యం ఉన్న వ్యక్తుల స్పష్టమైన ప్రయోజనం కోసం చూస్తున్నట్లయితే స్పష్టమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి వారు ఇతర సభ్యులకు వివరించినప్పుడు మంచి స్పష్టత ద్వారా వారు స్పష్టంగా ప్రయోజనం పొందుతారు మీకు మరియు నాకు తెలుసు మీరు ఎవరికైనా ఏదైనా నేర్పినప్పుడు మీ స్వంత అవగాహన గణనీయంగా మెరుగుపడుతుంది మరియు ఇది ఇక్కడ అన్ని సమయాలలో జరుగుతుంది కాబట్టి సమూహంలోని ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందుతారు మరియు అది కోఆపరేటివ్ గ్రూప్ లెర్నింగ్ యొక్క అందం ఇప్పుడు దీనిలో వివిధ మార్గాలు లేదా ఇది చేయగల వివిధ మార్గాలలో కొన్ని ఏమిటో చూద్దాం మళ్ళీ కోఆపరేటివ్ గ్రూప్ లెర్నింగ్ యొక్క వివరాలు భిన్నంగా ఉండటానికి చాలా మార్గాలు ఉన్నాయి సాహిత్యంలో ఉన్నదానిని మరియు నా స్వంత అనుభవాలను బట్టి కొన్ని మార్గాలను నేను మీకు అందించబోతున్నాను కాబట్టి అభ్యాసాన్ని మెరుగుపరచడానికి ఇన్ఫార్మల్ గ్రూప్స్ ఏర్పాటు చేయవచ్చు ఇన్ఫార్మల్ గ్రూప్స్ ఏమీ కాదు అవి ఒక నిర్దిష్ట స్వల్పకాలిక పని కోసం ఏర్పడతాయి అంతే కొన్ని నిమిషాలు తరగతిలో ఒక భాగం కావచ్చు మరియు విద్యార్థులు ఒకరికొకరు సమీపంలో కూర్చొని ఉండొచ్చు ఒక సమూహాన్ని ఏర్పాటు చేయమని కోరవచ్చు తరగతిలో సుమారు 60 మంది విద్యార్థులు ఉంటే మరియు మీకు అనుకుంటే మరియు మీరు సమూహాలను ఏర్పాటు చేయాలనుకుంటే ఒక సమూహానికి 3 లేదా 4 మంది ఒకే బెంచ్లో కూర్చొని ఉండవచ్చు లేదా ఒకదానికొకటి 2 బెంచీలు ఒక సమూహాన్ని ఏర్పాటు చేయమని కోరవచ్చు ఇది ప్రభావవంతంగా ఉంటుంది ఇన్ఫార్మల్ గ్రూప్ కార్యకలాపాలు మెరుగుపడగలవు విద్యార్థులందరికీ తరగతిలో విద్యార్థుల ప్రమేయాన్ని వెంటనే మెరుగుపరచగలవు మరియు అది చాలా పెద్ద ప్రయోజనం మరేమీ జరగకపోయినా ప్రమేయం గణనీయంగా మెరుగుపడుతుంది మరియు అది మంచి విషయం ఇంకా చాలా ఉన్నాయి మీ రిఫరెన్స్ బుక్ వాంకాట్ మరియు ఓరియోవిక్జ్ ఈ బృందాన్ని అసైన్డ్ లీడర్ మరియు అసైన్డ్ రిపోర్టర్తో నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పారు సమూహం తగిన పద్ధతిలో పనిచేస్తుందని నిర్ధారించేది లీడర్ రిపోర్టర్ వారి విజయాలు అన్వేషణలు మరియు మరెన్నో బహుశా అధ్యాపక సభ్యుడికి లేదా సమూహంలోని ఇతరులకు రిపోర్ట్ చేసేవాడు కాబట్టి ఇది మంచి విషయంగా పరిగణించబడుతుంది సమస్య స్టేట్మెంట్ మరియు డెలివరీలతో స్పష్టమైన ఎజెండా ఉండాలి వీటిని మీ పుస్తకం చెప్పేది తప్పక అందించాలి ఇది వారి స్వంత తెలివితో మిగిలిపోతే విషయాలు వేర్వేరు దిశల్లోకి వెళ్ళవచ్చు ఇది కొన్ని సందర్భాలలో కావాల్సినది కానీ ఇంజనీరింగ్ యొక్క చాలా అంశాల సందర్భంలో ప్రత్యేకించి మీరు మేథోమథనం చేయనప్పుడు మీరు ప్రత్యేక సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు ప్రత్యేకమైన భావనలను అర్థం చేసుకునేలా చేయడం స్పష్టమైన సమస్య ప్రకటనతో చాలా స్పష్టమైన ఎజెండాను కలిగి ఉండటం మంచిది మరియు వాటి పరిష్కారం నుండి ఏమి రావాలి మీరు ఆశించినది సమాధానం కాదు కానీ మీరు ఆశించినది విధిని ఎలా రూపొందించాలో మార్గదర్శకాలు కూడా ఉన్నాయి హామెలింక్ మరియు ఇతరులు 1989 చే పరిశోధన పత్రంలో ఇవ్వబడింది ఈ పని అంతర్గతంగా ఆసక్తికరంగా ఉండాలని వారు అంటున్నారు అర్థం అవుతుంది లేకపోతే అది విద్యార్థుల దృష్టిని ఆకర్షించదు దీనికి అనేక పరిష్కారాలు ఉండాలి ఇది సవాలుగా ఉండాలి కాని చేయదగినది ఇది చాలా ముఖ్యం ఆ స్థాయిలో విద్యార్థుల సామర్థ్యాలను ఏ రకమైన విస్తరిస్తుందో సవాలు చేయడం మధ్య సమతుల్యతను కనుగొనండి అయితే ఇది ఖచ్చితంగా చేయదగినదై ఉండాలి దీనికి ప్రధానంగా వివిధ రకాల నైపుణ్యాలు అవసరం మరియు సమూహ సభ్యులందరూ సహకరించడానికి కూడా అనుమతించాలి సమూహ సభ్యులందరూ ఈ ప్రక్రియకు దోహదపడే విధంగా దీన్ని తయారు చేయాలి ఆపై అధ్యాపక సభ్యుడు సమూహాల చుట్టూ తిరగవచ్చు మరియు ప్రారంభించడానికి కొన్నిసార్లు ఇబ్బంది పడిన సమూహాలకు సహాయం చేయవచ్చు ఇది కొన్నిసార్లు జరుగుతుంది లేదా వారికి సహాయం అవసరమైన ఏ అంశాలలోనైనా మరియు ముఖ్యంగా ఫ్యాకల్టీ సభ్యుడు సమయాన్ని కేటాయించాలి ఇన్ని నిమిషాలు మిగిలి ఉన్నాయని ఈ ఇన్ని సెకన్లు మిగిలి ఉన్నాయని చెప్పే మనిషి ఉండాలి ఆపై చాలా మర్యాదగా మూసివేసి తదుపరి విషయానికి వెళ్ళాలి కాబట్టి ఇది ఇన్ఫార్మల్ గ్రూప్ కార్యకలాపాల కోసం ఇన్ఫార్మల్ గ్రూప్స్ నేను చెప్పినట్టు అప్పటికప్పుడు ఏర్పడతాయి ఇది ఒకరితో ఒకరు పక్కన కూర్చున్న వ్యక్తులు కావచ్చు మరియు ఈ సమూహ కార్యకలాపాలు అభ్యాసాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయి ఇప్పుడు నా అనుభవం నుండి 2 ఉదాహరణలు మీకు ఇస్తాను ఇవి ప్రచురించబడ్డాయి కాబట్టి నేను సమూహ కార్యకలాపాలను ఎలా చేస్తానో దీనికి తోటి అంగీకారం ఉంది నా కోర్సులో ట్యుటోరియల్ సెషన్ల కోసం కొన్ని దేశాలలో రిసైటేషన్ సెషన్లు అని పిలుస్తారు నా కోర్సులో ట్యుటోరియల్ సెషన్లు ప్రజలు సంఖ్యా సమస్యలను అభ్యసిస్తారు మరియు మొదలగునవి మనకు బోధించిన సూత్రాలను స్పష్టం చేయడానికి అది ట్యుటోరియల్స్ యొక్క అసలు లక్ష్యం మేము దీన్ని భిన్నంగా చేస్తాము మరియు మొదలగునవి ప్రతి తరగతి ఒక నిర్దిష్ట అర్థంలో ట్యుటోరియల్ అవుతుంది కాని ముఖ్యంగా ట్యుటోరియల్ సెషన్ల గురించి మాట్లాడుదాం నేను గ్రూప్ ఫోర్మేషన్ దశలోనే జాగ్రత్త వహిస్తాను ప్రతి సమూహానికి తరగతి అంతటా ప్రజల నుండి ప్రాతినిధ్యం ఉందని నేను నిర్ధారిస్తాను నేను సాధారణంగా చేసేది కోర్సు యొక్క మొదటి వారంలో డయాగ్నొస్టిక్ టెస్ట్ను ఇవ్వడం మరియు వారు డయాగ్నొస్టిక్ పరీక్షలో ఎలా చేశారనే దాని ఆధారంగా నేను సెట్లను ఏర్పరుస్తాను డయాగ్నొస్టిక్ పరీక్షలో ఏదో ఒకదాన్ని పరీక్షిస్తుంది బహుశా ఈ కోర్సులో అధునాతన పద్ధతిలో కూడా తెలుపబడుతోంది లేదా మొదలగునవి లేదా ఇది మొదటి కొన్ని ఉపన్యాసాలలో తెలుపబడిన పదార్థం కొద్దిగా విస్తరించి ఉంటుంది మొదలగునవి కష్టమైన పరీక్ష మరియు తరువాత ఊహించిన విధంగా విద్యార్థుల ప్రదర్శనలలో పంపిణీ ఉంది నేను సాధారణంగా వీటిని గుర్తించబడిన పంపిణీని బట్టి 3 లేదా 4 సెట్లుగా విభజించి ఆపై సెట్లను గందరగోళానికి గురిచేస్తాను నేను సెట్ఎ అని పిలిచేది అత్యధిక పనితీరును కలిగి ఉన్న సమితి కాకుండా సి అని నేను అనుకోవచ్చు ఇది నా ఉద్దేశ్యం కాబట్టి అత్యధిక పనితీరును సెట్సి చేయవచ్చు తదుపరి అత్యధిక పనితీరు వాస్తవానికి డికావచ్చు అత్యల్ప పనితీరు ఎ కావచ్చు కాబట్టి స్పెక్ట్రంలో వారు ఎక్కడ పడతారో విద్యార్థులకు వెంటనే తెలియదు అప్పుడు నేను విద్యార్థులకు ఈ 4 సెట్లను ఇస్తాను మరియు పరిస్థితులలో సమూహాలను ఏర్పాటు చేయమని లేదా పరిస్థితిని సంతృప్తి పరచమని అడుగుతున్నాను ప్రతి సమూహానికి ప్రతి సెట్ నుండి ఒకటి ఉండాలి ఇది స్పష్టంగా ఉందని నేను నమ్ముతున్నాను డయాగ్నొస్టిక్ పరీక్షలో పనితీరు ఆధారంగా నేను 4 సెట్లను ఏర్పాటు చేసి ఆపై ప్రతి సమూహానికి ప్రతి సెట్ నుండి ఒకదానిని కలిగి ఉన్న పరిస్థితిని సంతృప్తి పరచడానికి విద్యార్థులను సమూహాలను ఏర్పాటు చేయమని అడుగుతున్నాను విద్యార్థులు సాధారణంగా సమూహాలను ఏర్పరుస్తారు అరుదుగా ఏదైనా ఫిర్యాదు వస్తుంది కొన్నిసార్లు ఫిర్యాదులు వస్తాయి మరియు వాటిని తీర్చాల్సిన అవసరం ఉంది మరియు మొదలగునవి కానీ అది చాలా అరుదు ఆపై ఈ సమూహాలు ఏర్పడతాయి ఈ సమూహాలు ప్రారంభంలోనే ఏర్పడతాయి ట్యుటోరియల్ సెషన్లో వారు కలిసి కూర్చుని ఆపై ప్రశ్నలను పరిష్కరించమని కోరతారు దీన్ని చేయడానికి 2 మార్గాలు ఉన్నాయి అవును మేము సమూహం ఎలా పనిచేస్తుందనే దాని గురించి మాట్లాడుతున్నాము సమస్యలతో కూడిన ట్యుటోరియల్ షీట్ ట్యుటోరియల్ సెషన్కు ఒక వారం లేదా 10 రోజుల ముందు ట్యుటోరియల్ సెషన్కు ఒక వారం ముందు పంపిణీ చేయవచ్చు లేదా మీరు ఒక సమయంలో కొన్ని సమస్యలను తీసుకొని ట్యుటోరియల్ సెషన్లోని క్లాస్కు ఇవ్వవచ్చు లేదా ఆ ట్యుటోరియల్ సెషన్లో స్క్రీన్పై ప్రాజెక్ట్ చేయవచ్చు ఈ రెండూ చేయవచ్చు మరో మాటలో చెప్పాలంటే విద్యార్థులు ఇంతకుముందు నిర్దేశించిన మొత్తం సమస్యను చూడవచ్చు మరియు దాన్ని వర్క్ చేసి ఆపై తరగతికి రావచ్చు మీరు విద్యార్థులను వారి సమూహాలలో పని చేసి తరువాత తరగతికి రండి అని పట్టుబట్టవచ్చు లేదా మీరు తరగతిలోనే సమూహాలను ఏర్పరచవచ్చు ఇక్కడ సమస్యను ప్రొజెక్ట్ చేయండి తద్వారా వారు తరగతిలో సమస్యను మొదటిసారి చూస్తారు మరియు వారు దానిని సమూహాలలో పని చేస్తారు కాబట్టి రెండవది సమూహం ఎలా పనిచేస్తుందో చూడటానికి మీకు లభించే ప్రయోజనం ఉంది మొదటిదానికి ఆ ప్రయోజనం లేదు ఎందుకంటే వారు తమ హాస్టల్స్ ఇళ్ళు మరియు మొదలైన వాటిలో సమూహాలలో పని చేయబోతున్నారు కాబట్టి అవి ఎలా పనిచేస్తాయో మీరు చూడలేరు కాబట్టి ఇది రెండవ విధానంతో మీకు ఉన్న స్వల్ప పెద్ద ప్రయోజనం ఐఐటి మద్రాసులోని టీచింగ్ లెర్నింగ్ సెంటర్ ఇటీవల నిర్వహించిన ఒక ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒక కోర్సులో కోఆపరేటివ్ గ్రూప్ లెర్నింగ్లో పనిచేస్తున్న ఈ సమూహాన్ని నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను కాబట్టి అది మీకు కొంత ఆలోచన ఇస్తుంది మరియు కొంచెం తరువాత నేను కూడా స్పష్టం చేస్తాను కాబట్టి మీరు చూడగలిగినట్లుగా అవును నేను ఇక్కడకు తిరిగి వచ్చాను నన్ను ఈ విషయానికి తిరిగి వెళ్ళనివ్వండి ఇది ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నన్ను 10 కి వెళ్ళనివ్వండి అవును ఇక్కడ నుండి మీరు ఈ ప్రత్యేక సెషన్లో తమకు ఒక పని ఇవ్వబడిందని ప్రజలు చర్చిస్తున్నట్లు మీరు చూడవచ్చు ఈ చర్చ సమయంలో ఆ వృత్తాకార టేబుల్స్ నిజంగా సహాయపడతాయని చూడండి మీకు వృత్తాకార టేబుల్స్ లేనప్పటికీ సాధారణ టేబుల్స్ను ఉపయోగించడం కూడా చేయవచ్చు అవి సరిపోతాయి అనుకుంటున్నాను సమూహంలో పని చేసేటప్పుడు ఏమి జరుగుతుందో మీకు ఒక ఆలోచన ఇస్తుంది కొంతకాలం తర్వాత దీనిని వివరించే వీడియోను కూడా మీకు ఇస్తాను ఇప్పుడు ఇక్కడికి తిరిగి రండి కాబట్టి కోఆపరేటివ్ గ్రూప్ లెర్నింగ్ సెషన్లో సమూహం పనిచేసే విధానం ఇది ఇది సరే కానీ వారు ఎలా చేసారో వారు ఎలా ప్రదర్శించారో మీరు గుర్తించాలి కాబట్టి ట్యుటోరియల్ రిసైటేషన్ సెషన్లలో వారి పనితీరు ద్వారా తనిఖీ చేయడం వారి అభ్యాసం మెరుగుపడిందో లేదో చూడాలి ఉదాహరణకు నేను ఏమి చేస్తున్నానో నేను మొదట్లో వారికి చెప్తాను మీరు దాన్ని పని చేయమని ఆపై నేను ఒక సమూహంలో ఒక వ్యక్తిని పిలవబోతున్నాను నేను సమూహాన్ని చిట్టీలు తీయడం ద్వారా ఎన్నుకోబోతున్నాను ఆపై నేను సమూహంలోని ఇష్టపడే ఏ వ్యక్తిని అయినా పిలవబోతున్నాను మరియు ఆ వ్యక్తి బోర్డులోని పరిష్కారాన్ని వివరించాల్సిన అవసరం ఉంది వ్యక్తి సమస్యను ఎదుర్కొన్నప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాలో తెలిసే అవకాశం ఉంది వారిలో ఎక్కువ మంది దానిని ఎలా పరిష్కరించాలో నేర్చుకున్నారు మరియు దానిని అర్థం చేసుకున్నారు ఆపై వ్యక్తి బోర్డు ద్వారా వచ్చి మొత్తం తరగతి కోసం పని చేస్తాడు ఇది న్యాయమైనది తప్పు కాదు వ్యక్తికి తగినంత నోటీసు ఉంది అతను లేదా ఆమెను ఎప్పుడైనా పిలవవచ్చని వ్యక్తికి బాగా తెలుసు మరియు అందువల్ల వారు సమూహంలో నేర్చుకోవటానికి ప్రేరణను అందించగలరు మరీ ముఖ్యంగా నేను ఏమి చేస్తున్నానంటే ఈ వ్యక్తికి లభించే గుర్తులు ఈ ప్రత్యేక కార్యాచరణ కోసం మొత్తం సమూహానికి కేటాయించిన మార్కులు అని నేను వారికి చెప్తున్నాను మరియు ట్యుటోరియల్స్ సాధారణంగా చివరి తరగతి వైపు 10 శాతం బరువును కలిగి ఉంటాయి ఇది విద్యార్థులకు అధిక ప్రోత్సాహకం 5 శాతం ఒకరకమైన ప్రోత్సాహకం కానీ 10 శాతం మంచి ప్రోత్సాహకం అందువల్ల సమూహంలోని ప్రతి ఒక్కరూ నేర్చుకునేలా మొత్తం సమూహం నిర్ధారిస్తుంది అక్కడ ఉన్న మొత్తం ఆలోచన ఇది మరియు దీనిని తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది మార్కులు ఇవ్వబడింది మరియు తరువాత రాబోయే సెషన్లలో ప్రతి ఒక్కరూ పాల్గొంటారని మీరు నిర్ధారించగల ఏకైక మార్గం మరియు అందువల్ల వారు నిశ్చితార్థం పొందుతారు మరియు అందువల్ల వారు బాగా నేర్చుకుంటారు ఇది చాలా బాగా పనిచేస్తుంది కోఆపరేటివ్ గ్రూప్ లెర్నింగ్ ముఖ్యంగా అంత నైపుణ్యం లేని వ్యక్తుల అభ్యాసాన్ని మెరుగుపరచడానికి చాలా బాగా పనిచేస్తుంది నేను సాధన చేసే సహకార సమూహ అభ్యాసానికి రెండవ ఉదాహరణ ఇస్తాను ఈ సందర్భంలో ప్రయోగశాల కోర్సులో త్వరలో మేము ల్యాబ్ కోర్సులపై పూర్తి సెషన్ చేస్తాము కాని ఇక్కడ ల్యాబ్ కోర్సు యొక్క కోఆపరేటివ్ గ్రూప్ లెర్నింగ్ భాగాన్ని వివరిస్తాను గ్రూప్ ఫోర్మేషన్ నా స్వంత మునుపటి కోర్సులోని గ్రేడ్లను లేదా నా సహోద్యోగి తన లేదా ఆమె కోర్సులో ఇచ్చిన గ్రేడ్లను ఉపయోగించి జరుగుతుంది ఇది సాధారణంగా మంచి పరిణామo మీకు నిజంగా మీ స్వంత గ్రేడ్లు అవసరం లేదు ఆపై నేను సెట్లను ఏర్పరుస్తాను విద్యార్థులకు సమూహాలను ఏర్పాటు చేయమని వారిని అడగండి ప్రతి సమూహంలో ప్రతి విద్యార్థుల నుండి ప్రతి సమూహం ఒకటి ఉందని నిర్ధారించుకోండి నేను చేసేది ఇదే అందువల్ల ఇది దాదాపు సమానమైనది విషయం ఏమిటంటే ఆధారం యొక్క మూలం కొద్దిగా భిన్నంగా ఉంటుంది ఎందుకంటే ప్రయోగశాల కోర్సులో ప్రారంభంలోనే డయాగ్నొస్టిక్ పరీక్షను ఇవ్వడం కొంచెం కష్టం మరియు మొదలగునవి కాబట్టి నేను సాధారణంగా మునుపటి పదార్థాన్ని ఉపయోగిస్తాను చాలా సంవత్సరాల క్రితం నేను సాధారణంగా విద్యార్థుల CGPA ని ఉపయోగిస్తాను మీ సంస్థలలో CGPA పాటించకపోతే విద్యార్థుల మార్కులు సంబంధితంగా ఉంటాయి విద్యార్థులు వారి మార్కులను తెలిపేవారు మరియు నేను వారి CGPAS ను సమూహాలను ఏర్పరచటానికి ఉపయోగించాను అవి వారి స్థాయిని తెలిపుతాయి మరియు అందువల్ల సమూహాలు అప్పుడు మరింత ప్రభావవంతంగా ఉంటాయి కాని మేము కాలంతో మారుతాము ఇప్పుడు ప్రజలు CGPA వంటి వ్యక్తిగత సమాచారంతో ముందుకు రావడం లేదు మరియు అందువల్ల మన స్వంత సమూహాలను ఏర్పరచటానికి మనం మారాలి అదే నేను చేసాను ప్రయోగశాల ప్రయోగాలు చేసే సమూహం సమూహాలచే నిర్వహించబడుతుంది వీరిద్దరూ కలిసి ప్రతి సమూహానికి ఒక నాయకుడు ఉంటాడు నాయకుడు చర్చలో ఎవరికి దేనిలో పట్టు ఉందో చర్చించి నిర్ణయిస్తారు మరియు తరువాత ప్రయోగశాల ప్రయోగం సమయంలో వారికి చేయవలసిన పనులను ఇస్తారు మరియు తరువాత వారు కలిసి చర్చించి ఆపై వచ్చి నాతో తిరిగి మాట్లాడతారు మేము మరొక ఉపన్యాసంలో వివరాలను అందిస్తాము కాబట్టి వారు పనిచేసేటప్పుడు మరియు నాతో చర్చించేటప్పుడు మరియు పని చేసే సమూహాన్ని కూడా పర్యవేక్షిస్తారు దీని వివరాలను మేము మరొక ఉపన్యాసంలో పొందుతాము మరియు చర్చ సమయంలో నేను తగిన ల్యాబ్ సెషన్ల తర్వాత వారు వచ్చి నాతో మాట్లాడతారని నేను చెప్పాను ఆ సమయంలో ఏమి జరుగుతుందో పర్యవేక్షించడానికి నేను జాగ్రత్త తీసుకుంటాను కాబట్టి కొంతమంది సభ్యులపై చెప్పని దృష్టితో సమూహ సభ్యులతో చర్చించండి ఈ చర్చకు ఎటువంటి మార్కులు ఇవ్వలేదు కాబట్టి వారంతా స్వేత్చగా ఉంటారు మరియు వారు ఎక్కువగా నేర్చుకునే సమయం ఉంది ఎందుకంటే నేను వారిని ప్రశ్నలు అడుగుతున్నాను కొందరు వారు అర్థం చేసుకున్నారో లేదో తనిఖీ చేసుకోండి మరియు మరికొందరు తగిన ప్రశ్నల ద్వారా వారి అవగాహనను విస్తరించుకుంటారు నేను సాధారణంగా నా ప్రశ్నలను సమూహంలోని బలహీనమైన సభ్యులకు లేదా అధిక నైపుణ్యం లేని వ్యక్తులకు నిర్దేశిస్తాను మరియు వారు మెరుగుపడ్తారు కోర్సు పెరుగుతున్న కొద్దీ వారి విశ్వాస స్థాయి నెమ్మదిగా మెరుగుపడుతుంది ఇది నేను ప్రతి సంవత్సరంలో ల్యాబ్ కోర్సును అందించిన ప్రతిసారీ చూశాను కాబట్టి గ్రూప్ కోఆపరేటివ్ గ్రూప్ లెర్నింగ్ ఈ సందర్భంలో చాలా బాగా పనిచేస్తుంది మరియు తరువాత ప్రతి ఒక్కరూ ఒకే గ్రేడ్ పొందుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ తమ సమూహం యొక్క విజయానికి కృషి చేయాలి సమూహం యొక్క విజయాన్ని నిర్ణయిoచడానికి ఎలిమెంట్స్ ఫర్ గ్రూప్ సక్సెస్ ఉన్నాయి ఇది మళ్ళీ మీ రిఫరెన్స్ పుస్తకం వాంకట్ మరియు ఓరియోవిక్జ్ లోనిది సాహిత్యంలో కనిపించే కొన్ని అంశాలను చూద్దాం పొసిటివ్ ఇంటర్డిపెండెన్సీ ఉంది వ్యక్తుల మధ్య పరస్పర ఆధారపడటం పొసిటివ్ ఇంటర్డిపెండెన్సీ ఒకరు విజయవంతం కావడానికి అందరూ విజయవంతం కావాలని సమూహ సభ్యులు గ్రహించాలి మరియు నేను చెప్పినట్లుగా గ్రేడింగ్ ప్రమాణాలు ఈ అంశాన్ని బలోపేతం చేయగలవు నేను పేర్కొన్న విధానం వ్యక్తి చేసే విధానం లేదా వ్యక్తికి ఇచ్చిన మార్కులు మొత్తం సమూహానికి ఇవ్వబడిన మార్కులు మీరు దీన్ని అమలు చేయగల ఒక మార్గం సమూహ విజయానికి ఫేస్ టు ఫేస్ ప్రోమోటివ్ ఇంటరాక్షన్ అవసరం సమూహం అలా చేయకపోతే మీరు కొంత జోక్యం చేసుకోవాలనుకోవచ్చు ఈ అంశాన్ని మెరుగుపరచడానికి మీరు జోక్యం చేసుకోవచ్చు ఇండివిడ్యుల్ అకౌంటబిలిటీ చాలా ముఖ్యం ఎవ్వరికీ ఉచిత రైడ్ ఉండకూడదు ఎవ్వరూ మీకు తెలిసిన హిచ్హైకర్ అని పిలువబడతారు మరియు వారు ఇతరుల పనిపై రైడ్ చేస్తారు ప్రతి ఒక్కరూ పనిచేస్తారని సమూహాలు నిర్ధారించుకోవాలి మరియు అధ్యాపక సభ్యుడు సమూహం సరిగ్గా పని చేయకపోతే మీరు ఎప్పుడైనా వచ్చి నాతో మాట్లాడవచ్చు అని చెప్పాలి సమూహం ఎక్కడ తప్పు జరుగుతుందో చూద్దాం సాధారణంగా వారు వచ్చి మీతో మాట్లాడుతారు ఎందుకంటే వేరొకరికి ఉచిత రైడ్ ఇవ్వడానికి ఎవరూ ఇష్టపడరు ఎందుకంటే వారు అదే గ్రేడ్ పొందుతారు మరియు మొదలైనవి ఇది సాధారణంగా పని చేస్తుంది సోషల్ స్కిల్స్ చాలా ముఖ్యమైనవి ఇతర వ్యక్తులను కించపరచకుండా మీరు మీ పాయింట్ను మర్యాదపూర్వకంగా ఎలా వ్యక్తపరుస్తారు ఇవి ఇంజనీర్లకు సాధారణంగా లేని చాలా ముఖ్యమైన నైపుణ్యాలు ఇవి వాస్తవ ప్రపంచంలో వారి పనికి అవసరం కాబట్టి ఇది ఒక సాధారణ మార్గం ఈ సామాజిక నైపుణ్యాలను మరియు గ్రూప్ ప్రాసెసింగ్ను సాధారణ లక్ష్యం వైపు అభివృద్ధి చేయగలదు అది ఏమైనా కావచ్చు ఎవరైనా అనారోగ్యానికి గురయ్యారు బహుశా ఎవరైనా మిగతా సమూహాన్ని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ సమయంలో ఆ వ్యక్తుల కోసం విధి కొంతకాలం తర్వాత వ్యక్తి పెద్ద మార్గంలో సహకరించవచ్చు ఈ విషయాలన్నీ అమలులోకి వస్తాయి కాని ప్రధాన అంశం ఏమిటంటే లక్ష్యాన్ని కోల్పోకూడదు ఈ సందర్భంలో ల్యాబ్ రిపోర్ట్ లేదా ఎఫెక్టివ్ ల్యాబ్ రిపోర్ట్ మరియు మొదట్లో రాజీపడకూడదు వారు ఒక భాగంగా నేర్చుకోవలసిన విషయం సమూహం విజయానికి అంతర్గతీకరించాల్సిన సాధన ఈ దశలో యాక్టివ్ కోఆపరేటివ్ గ్రూప్ లెర్నింగ్పై ఒక వీడియోను ఇక్కడ సూచించనివ్వండి నేను దీనిని యాక్టివ్ కోఆపరేటివ్ గ్రూప్ లెర్నింగ్ అని పిలిచాను ఎందుకంటే కోఆపరేటివ్ గ్రూప్ లెర్నింగ్ సాధారణంగా నేను ముందు చెప్పినట్లుగా ప్రకృతిలో చురుకుగా ఉంటుంది విభిన్న సందర్భాల్లో కోఆపరేటివ్ గ్రూప్ లెర్నింగ్ ఎలా చేయవచ్చనే ఆలోచన పొందడానికి మీరు వీడియోను చూడాలనుకోవచ్చు ఇక్కడితో ముగిస్తున్నాను ఈ ఉపన్యాసంలో మేము కోఆపరేటివ్ గ్రూప్ లెర్నింగ్ యొక్క కొన్ని అంశాలను చూశాము ఇది సూత్రప్రాయంగా సమూహంలోని సభ్యులందరి మెరుగైన అభ్యాసానికి వర్తించే యాక్టివ్ లెర్నింగ్ తప్ప మరొకటి కాదు కోర్సును ముందుకు తీసుకెళ్లడానికి తరువాత కలుద్దాం మరలా కలుద్దాం